కాబట్టి ఇప్పుడు మనం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అనే శీర్షిక లో ఒక ట్రాన్స్ఫార్మర్ ను అధ్యయనం చేస్తాము ఇప్పుడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను మాత్రమే అధ్యయనం చేస్తాము మరియు దీని తరువాత 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్ ను క్లుప్తంగా మాత్రమే విశ్లేషిస్తాము మరియు తరువాత DC యంత్రం DC మోటార్లు విశ్లేషిస్తాము కాబట్టి సాధారణంగా ఈ విషయాన్ని పరిశీలిస్తే ట్రాన్స్ఫార్మర్ అనేది ప్రత్యామ్నాయ వోల్టేజీలు మరియు కరెంట్ విలువలను మార్చడానికి మ్యూచువల్ ఇండక్టెన్స్ యొక్క దృగ్విషయాన్ని ఉపయోగించే పరికరం కాబట్టి ప్రాథమికంగా ట్రాన్స్ఫార్మర్ ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే అది వోల్టేజ్ స్థాయిని ప్రసారం చేయగలదు అంటే అది వోల్టేజ్ స్థాయిని పెంచుతుంది లేదా వోల్టేజ్ స్థాయిని తగ్గిస్తుంది కాబట్టి వాస్తవానికి ట్రాన్స్ఫార్మర్ అంటే ఇది కాబట్టి ఉదాహరణకు పవర్ స్టేషన్ ట్రాన్స్మిషన్ లైన్ డిస్ట్రిబ్యూషన్ లైన్ వేర్వేరు వోల్టేజ్ స్థాయిలు మరియు ఆ వోల్టేజ్ దశలను ట్రాన్స్ఫార్మర్లను ఉపయోగించడం ద్వారా మాత్రమే ఎగువ దశ కు లేదా దిగువ దశ కు మార్చవచ్చు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ అంటే ప్రత్యామ్నాయ వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క విలువలను మార్చడానికి మ్యూచువల్ ఇండక్టెన్స్ ను ఉపయోగించే ఒక పరికరం కాబట్టి సాధారణంగా ట్రాన్స్ఫార్మర్లలో నష్టాలు తక్కువగా ఉంటాయి మరియు అందువల్ల ట్రాన్స్ఫార్మర్ యొక్క సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది నష్టాలను తరువాత చూస్తాము కాబట్టి స్థిరంగా ఉండటం వలన అవి దీర్ఘాయువు కలిగి ఉంటాయి మరియు చాలా స్థిరంగా ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ స్టాటిక్ పరికరము కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫెర్రో అయస్కాంత కోర్ను పరిగణనలోకి తీసుకుంటే ప్రాధమికంగా ఈ వైపు ప్రాధమిక వైపు ఇక్కడ N1 టర్న్స్ ఉన్నాయని పరిగణించండి ఇది N1 టర్న్స్ మరియు ద్వితీయ వైపు N2 టర్న్స్ కలిగి ఉంది మరియు ద్వితీయం లో లోడ్ కూడా కనెక్ట్ చేయబడింది కానీ డాష్ లైన్ తో చూపబడింది అంటే లోడ్ కనెక్ట్ కాలేదు ఇప్పుడు ప్రత్యామ్నాయ సరఫరా వోల్టేజ్ అది V1 గా ఇవ్వబడింది కాబట్టి లోడ్ వాస్తవానికి కనెక్ట్ చేయనప్పుడు ఏమి జరుగుతుంది చాలా తక్కువ విలువ గల కరెంట్ దీని ద్వారా ప్రవహిస్తుంది ఇది వైండింగ్ యొక్క ఈ ప్రాధమిక వైపు ద్వారా ప్రవహిస్తుంది వాస్తవానికి ఫ్లక్స్ ప్రాధమిక మరియు ద్వితీయ వైండింగ్ రెండింటినీ అనుసంధానిస్తుంది ఈ వైపు ఓపెన్ సర్క్యూట్ అని పిలుస్తారు అంటే లోడ్ కనెక్ట్ కాలేదు కాబట్టి ద్వితీయ ద్వారా కరెంట్ ప్రవహించదు కాని ప్రాధమిక వైపు తక్కువ విలువ గల వోల్టేజ్ను వర్తింపజేయండి కాబట్టి ఉత్తేజకరమైన కరెంట్ అని పిలువబడే చిన్న కరెంట్ వాస్తవానికి ఫ్లక్స్ను ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహిస్తుంది మాగ్నెటిక్ సర్క్యూట్ లో ఫ్లక్స్ యొక్క దిశ ని కుడి చేతి నియమంరైట్ హ్యాండ్ రూల్ ద్వారా చెప్పగలము కాయిల్ ను కరెంటు దిశ లో పట్టుకోండి మరియు బొటనవేలు ఫ్లక్స్ దిశను సూచిస్తుంది కాబట్టి దానిని శుభ్రం చేద్దాం ఇది వాస్తవానికి ఫెర్రో మాగ్నెటిక్ కోర్ మరియు ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క సర్క్యూట్ చిహ్నం కాబట్టి ప్రాధమిక వైండింగ్ నేను చెప్పిన AC సరఫరాతో అనుసంధానించబడి ఉంది మరియు ద్వితీయ వైండింగ్ ఒక లోడ్తో అనుసంధానించబడి ఉంది ఇప్పుడు ఆపరేషన్ సూత్రం చూద్దాము సెకండరీ వైపు ఓపెన్ సర్క్యూట్ మరియు ప్రాధమిక వైండింగ్కు ప్రత్యామ్నాయ వోల్టేజ్ V1 వర్తింపజేసినప్పుడు నో లోడ్ కరెంట్ అని పిలువబడే ఒక చిన్న కరెంట్ I0 ప్రవహిస్తుంది ఇది కోర్లో అయస్కాంత ప్రవాహాన్ని ఏర్పరుస్తుంది అంటే ఇక్కడ ఇది ఒక చిన్న కరెంట్ I1 ను సూచిస్తుందని పరిగణించండి ఎందుకంటే ప్రాధమిక వైపు V1 వోల్టేజ్ I1 కరెంట్ను I0 కరెంట్ అది లోడ్ లేనప్పుడు మరియు ఆ సందర్భం లో I1 I0 అవుతుంది ఇది కోర్ లో మాగ్నెటిక్ ఫ్లక్స్ ను ఏర్పరుస్తుంది ఈ ప్రత్యామ్నాయ ఫ్లక్స్ ప్రాధమిక మరియు ద్వితీయ కాయిల్లతో అనుసంధానం అయి ఉంటుంది మరియు వాటిలో మ్యూచువల్ ఇండక్టెన్స్ ద్వారా emf లను ప్రేరేపిస్తుంది వరుసగా E1 మరియు E2 అంటే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ వోల్ట్ ఇది సరఫరా వోల్టేజ్ ఏమైనప్పటికీ ఆదర్శ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది కాబట్టి నేను దీన్ని ఇలా చేస్తే అది E1 కానీ ఆ సమయంలో మీరు వేరే విధంగా చూడాలి ఇది వైండింగ్ ఇది నిరోధకతతో పాటు రియాక్టన్స్ ను కూడా కలిగి ఉంటుంది కాబట్టి తరువాత చూస్తారు అది కాబట్టి ఆ సందర్భంలో మ్యూచువల్ ఇండక్టెన్స్ ల ద్వారా వరుసగా E1 మరియు E2 కాబట్టి కాయిల్లో N టర్న్స్ ఉంటే ప్రేరేపించబడిన emf E N d∅ dt చే ఇవ్వబడుతుంది కాబట్టి ఫారడే నియమం నుండి ప్రేరిత వోల్టేజ్ విలువ N d∅ dt మరియు emf యొక్క దిశను లెంజ్ నియమం సూచిస్తుంది అందుకే సైన్ ఇక్కడ ఉంది కాబట్టి ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ కోసం ఈ క్రింది అంచనాలు చేయబడ్డాయి వైండింగ్ యొక్క నిరోధకత చాలా తక్కువ వైండింగ్ కు నిరోధకత లేదని పరిగణించండి ఉత్పత్తి చేయబడిన ఫ్లక్స్ మొత్తం ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ కి పరిమితం చేయబడింది మరియు రెండు వైండింగ్ లను పూర్తిగా అనుసంధానిస్తుంది అక్కడ ఫ్లక్స్ లీకేజీ లేదని పరిగణించండి మరియు ఫ్లక్స్ రెండు వైండింగ్లను పూర్తిగా అనుసంధానం చేస్తుంది ఇప్పుడు మూడవది కోర్ యొక్క పర్మియబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది తద్వారా ఫ్లక్స్ను ఉత్పత్తి చేయడానికి మరియు దానిని కోర్లో స్థాపించడానికి అవసరమైన మాగ్నెటైజింగ్ కరెంట్ చాలా తక్కువ నాలుగవది హిస్టెరిసిస్ మరియు ఎడ్డీ కరెంట్ నష్టాలు చాలా తక్కువ ఇవి నాలుగు అంచనాలు కాబట్టి ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ కోసం చేసిన నాలుగు అంచనాలు ఇవి ఇప్పుడు ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్లో d∅ d ψ dt ప్రాధమిక మరియు ద్వితీయ వైండింగ్ రెండింటికీ సమానం ఎందుకంటే ఫ్లక్స్ ∅ ప్రాధమిక మరియు ద్వితీయ వైండింగ్ రెండింటినీ అనుసంధానిస్తుంది కాబట్టి E1 N1 d∅ d t గా వ్రాయవచ్చు అంటే వైండింగ్ లో ప్రేరేపించబడిన వోల్టేజ్ అవుతుంది అదేవిధంగా E2 N2 d∅ dt మరియు నిరోధకత లు పరిగణించబడలేదు ఇది ఆదర్శ ట్రాన్స్ఫార్మర్ నిరోధకత పరిగణించబడలేదు కాబట్టి E1 E2 N1N2 లభిస్తుంది కాబట్టి ఈ రెండు సమీకరణాలను భాగించినట్లయితే E1 E2 N1 N2 లభిస్తుంది కాబట్టి E1 N1 E2 N2 ప్రతి టర్న్ కు ప్రేరేపించబడిన emf విలువ స్థిరం గా ఉంటుంది E1 N1 E2 N2 ఇప్పుడు ప్రేరేపిత emf యొక్క ధ్రువణత లెంజ్ నియమం ద్వారా ఇవ్వబడింది వాస్తవానికి ఇది మార్పును వ్యతిరేకిస్తుంది అందువల్ల ఇది వాస్తవానికి నెగిటివ్ గా ఉంది హైయర్ సెకండరీ ఫిజిక్స్ లో వీటన్నింటి గురుంచి పూర్తిగా విశ్లేషించారు కాబట్టి నష్టాలు లేవని పరిగణిస్తే V1 N1 V2 N2 చేయవచ్చు కాబట్టి ఆ సందర్భంలో నష్టం లేనట్లయితే V1 V2 N1 N2 గా చేయవచ్చు ఇక్కడ E1 E2 N1 N2 అవుతుంది నష్టం లేకపోతే ఆ సరఫరా వోల్టేజ్ V1 టర్న్ కు V1 N1 V2 N2 అని వ్రాయవచ్చు ఇది ప్రాధమిక వైపు వోల్టేజ్ మరియు V2 ద్వితీయ వైపు వోల్టేజ్ అందువల్ల V1 V2 N1 N2 K ను టర్న్స్ నిష్పత్తి అని పిలుస్తారు కాబట్టి K అనేది వోల్టేజ్ నిష్పత్తి లేదా టర్న్స్ నిష్పత్తి లేదా పరివర్తన నిష్పత్తి అవుతుంది కాబట్టి V2 V1 K K విలువ ఒకటి కన్నా తక్కువ ఉంటే దానిని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని అంటాము మరియు K విలువ ఒకటి కంటే ఎక్కువ ఉంటే దానిని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు కాబట్టి మనం మళ్ళీ ఆ సర్క్యూట్కు వెళ్దాం ఇక్కడ మళ్ళీ సర్క్యూట్కు వెళ్దాం కాబట్టి నష్టం లేదు అని పరిగణిస్తున్నారు మరియు ఈ వైపు వోల్టేజ్ V1 ఈ వైపు వోల్టేజ్ V2 అంటే ఇది E1 మరియు ఇక్కడ ఇది E2 గా గుర్తించబడింది నష్టం లేదు అని పరిగణించచబడింది కాబట్టి E1 E2 N1 N2 కాబట్టి V1 V2 N1 N2 తరువాత V1 మరియు E1 ల మధ్య సంబంధాన్ని ఇక్కడ చూస్తారు కాబట్టి ఇక్కడ మాత్రమే ఉంటుంది కాబట్టి K విలువ 1 కన్నా తక్కువ ఉంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ K విలువ 1 కంటే ఎక్కువ ఉంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది ఉదాహరణకు N1 50 మరియు N2 100 50 టర్న్స్ మరియు 100 టర్న్స్ అని చెప్పండి అప్పుడు K N1 N2 50100 12 అంటే ఆ విలువ కంటే K విలువ తక్కువ K విలువ తక్కువగా ఉంది ఎందుకంటే ఇది 12 అంటే ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది ఇది ఎందుకు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇక్కడ V1 V2 K 12 అంటేV2 2 V1 అంటే ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకంటే ప్రాధమిక వైపు వోల్టేజ్ అది V1 అయితే సెకండరీ వైపు అది 2 V1 అవుతుంది ఉదాహరణకు ప్రాధమిక వైపు అది 100 KV అయితే ద్వితీయ వైపు 200 KV అవుతుంది కాబట్టి K విలువ 1 కన్నా తక్కువ ఉంటే అది ఒక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అదేవిధంగా K విలువ 1 కన్నా ఎక్కువ ఉంటే అది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది కాబట్టి K విలువ ఎక్కువ ఉంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది ఇప్పుడు సెకండరీ వైండింగ్ కు ఒక లోడ్ ను అనుసంధానం చేసినప్పుడు కరెంట్ I2 ప్రవహిస్తుంది కాబట్టి ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్లో నేను ఇది చెప్తున్నప్పుడు మొదట సర్క్యూట్ రేఖాచిత్రాన్ని గీయండి ఫెర్రో అయస్కాంత పదార్థం కోర్ మొదట వైండింగ్ ను గీయండి ద్వితీయ వైండింగ్ లో ఒక లోడ్ ను అనుసంధానం చేసినప్పుడు కరెంట్ I2 ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్లో ప్రవహిస్తుంది నష్టాలు పరిగణించలేదు మరియు ట్రాన్స్ఫార్మర్ను 100 శాతం సమర్థవంతంగా పరిగణిస్తారు అయినప్పటికీ వాస్తవానికి ఆదర్శ ట్రాన్స్ఫార్మర్ సాధ్యం కాదు కానీ మన స్పష్టత కొరకు మాత్రమే పరిగణించాము ఇప్పుడు అందువల్ల ప్రాధమిక మరియు ద్వితీయ వోల్ట్ ఆంపియర్లు సమానంగా ఉంటాయి అంటే V1 I1 తప్పనిసరిగా V2 I2 కు సమానంగా ఉండాలి అంటే V1 వాస్తవానికి ప్రాధమిక వైపు వోల్టేజ్ మరియు I1 ప్రాధమిక వైపు కరెంట్ మరియు V2 ద్వితీయ వైపు వోల్టేజ్ మరియు I2 ద్వితీయ వైపు కరెంట్ అందువల్ల వోల్ట్ ఆంపియర్ తప్పనిసరిగా సమానంగా ఉండాలిV1 I1 V2 I2 కాబట్టి V1 V2 I2 I1 కాబట్టి V1 V2 ఇప్పుడు N1 N2 I2 I1 N1 N2 K కాబట్టి V1 V2 N1 N2 గా కానీ లేదా కరెంట్ విషయంలో అది I2 I1 N1 N2 గా వ్రాయవచ్చు అంటే N1 I1 N2 I2 కాబట్టి emf అంటే నా ఉద్దేశ్యం అది వేరే విధంగా తరువాత చూస్తాము ఒకవేళ ఇది I2 I1 N1 N2 ఒక క్రాస్ గుణకారం చేస్తే కాబట్టి I2 N2 I1 N1 ద్వితీయ వైపు emf విలువ ప్రాథమిక వైపు emf విలువకు సమానంగా ఉండాలి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ వోల్ట్ ఆంపియర్ గా అధికంగా వేడెక్కకుండా రూపాంతరం చెందగలదని పేర్కొనబడింది ఈ విధంగా దానిని వోల్ట్ ఆంపియర్ గా పరిగణించబడింది ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ V1 I1 లేదా V2 I2 గా ఉన్నప్పుడు I2 ఫుల్ లోడ్ సెకండరీ కరెంట్ అని పరిగణించండి కాబట్టి ఇది వాస్తవానికి ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్ లో సాధారణంగా K V రేటింగ్ ఇవ్వబడుతుంది పర్ యూనిట్ ఇంపెడెన్స్ ఇవ్వబడుతుంది ఈ ఫ్రీక్వెన్సీ ఇవ్వబడుతుంది ఈ విషయాలన్నీ ఇవ్వబడతాయి కాబట్టి అధ్యయనం చేసిన దానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి తరువాత ఫాజర్ రేఖాచిత్రం ఇతర విషయాలను పరిగనించుదాం ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ ఇది టర్న్స్ నిష్పత్తి విలువ 81 ఉంది మరియు ప్రాధమిక కరెంట్ 3 ఆంపియర్ ఇవ్వబడుతుంది ఇది 240 వోల్ట్ వద్ద సరఫరా చేయబడినప్పుడు ద్వితీయ వోల్టేజ్ మరియు కరెంట్ ను లెక్కించండి కాబట్టి ఇప్పుడు టర్న్స్ నిష్పత్తి విలువ 8 1 అని అర్ధం అంటే అది N1 N2 అని అర్ధం అంటే 8 1 అని ఇచ్చినప్పుడు అంటే ఇది N1 N2 8 1 కాబట్టి N1 N2 8 1 K కాబట్టి K 8 అంటే ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకంటే K విలువ 1 కంటే ఎక్కువ కాబట్టి అంటే V1 V2 K కాబట్టిV2 V1 K కాబట్టి 2408 కాబట్టి V2 విలువ 30 వోల్ట్ అవుతుంది కాబట్టి ప్రాధమిక వైపు 240 వోల్ట్ సెకండరీ సైడ్ 30 వోల్ట్లు I2 I1 K అని తెలుసు కాబట్టిI2 K I1 ఇది I1 3 ఆంపియర్ ఇవ్వబడుతుంది కాబట్టి I2 24 ఆంపియర్ అవుతుంది కాబట్టి ఆసక్తికరంగా ఈ వైపు చూస్తే అది 30 వోల్ట్ ఫుల్ లోడ్ వోల్టేజ్ తక్కువగా ఉంటుంది కానీ అదే సమయం లో కరెంట్ పెరిగింది ఎందుకంటే వోల్ట్ ఆంపియర్ అదే విధంగా ఉండాలి కాబట్టి వోల్ట్ ఆంపియర్ ప్రాధమిక వైపు 240 వోల్ట్ 3 ఆంపియర్ కరెంట్ 720 వోల్ట్ ఆంపియర్ గా లభిస్తుంది అదేవిధంగా ద్వితీయ వైపు చూస్తే రెండవ వైపు ద్వితీయ వైపు కూడా 720 గా ఉండాలి కాబట్టి ఈ వోల్టేజ్ చూస్తే V2 విలువ 30 వోల్ట్ మరియు ఇది 24 ఆంపియర్ కాబట్టి అది కూడా 720 వోల్ట్ ఆంపియర్ కాబట్టి V1 I1 విలువ V2 I2 కు సమానంగా ఉండాలి ఇప్పుడు మరొక చిన్న ఉదాహరణ కాబట్టి 5 KVA సింగిల్ ఫేజ్ అది 1∅ కాబట్టి అది సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ టర్న్స్ నిష్పత్తి విలువ 101 గా ఉంది అంటే N1 N2 10 1 ఉంటుంది మరియు 2 5 KV కిలోవోల్ట్ ఇవ్వబడినది కాబట్టి నష్టాలను నిర్లక్ష్యం చేసి వీటిని కనుగొనండి a ఫుల్ లోడ్ సెకండరీ కరెంట్ b ఫుల్ లోడ్ KVA ఇవ్వడానికి ద్వితీయ వైండింగ్ వద్ద అనుసంధానించగల కనీస లోడ్ నిరోధకత మరియు c ఫుల్ లోడ్ KVA వద్ద ప్రాధమిక కరెంట్ కాబట్టి ఇవి అడిగినవి మరియు చేయవలసి ఉంది కాబట్టి మొదటి విషయం ఏమిటంటే N1 N2 10 1 101 10 ఇప్పుడు V1 అనేది ఇవ్వబడింది 2 5 KV కాబట్టి 2500 వోల్ట్ 1000 తో గుణించాలి N1 N2 V1 V2 కాబట్టి V2 V1 N2 N1 V1 ఇవ్వబడింది N2 విలువ 500 మరియు N2 N1 విలువ 110 అని తెలుసుకోండి కాబట్టి ఇది 250 వోల్ట్లు కాబట్టి V2 విలువ 250 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ వోల్ట్ ఆంపియర్లో ఫుల్ లోడ్ వద్ద V2 I2 అవుతుంది కాబట్టి ఇది V2 I2 అంటే KVA విలువ 5000 ఇవ్వబడుతుంది అంటే నా ఉద్దేశ్యం ఇది ఇలాంటిదే కాబట్టి వోల్ట్ ఆంపియర్ లో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ V2 I2 కాబట్టి ఇది 5 KVA ఇవ్వబడింది 5 1000 ఆంపియర్ V2 విలువ 250 వోల్ట్ వచ్చింది V2 250 వోల్ట్ I2 దీనిని పరిష్కరిస్తే I2 20 ఆంపియర్ ఫుల్ లోడ్ కరెంట్ లభిస్తుంది కాబట్టి KVA ఇవ్వబడిన సమస్యలో అది 5 KVA గా ఇవ్వబడుతుంది అంటే 5000 వోల్ట్ ఆంపియర్ వోల్టేజ్ ఇక్కడ 250 వోల్ట్ మరియు కరెంట్ కనుగొనాలి కాబట్టి దీని నుండి I2 20 ఆంపియర్ వస్తుంది ఇప్పుడు b లోడ్ నిరోధకత యొక్క కనీస విలువ కాబట్టి RL V2 I2 కాబట్టి V2 అంటే 250 వోల్ట్ ఇవ్వబడింది 250 మరియు I2 విలువ 20 గా లభించింది ఇది 12 చూడండి N1 N2 I2 I1 ఇది తెలుసు కాబట్టి I1 I2 N2 N1 కాబట్టిI2 విలువ 20 ఆంపియర్ గా లభించింది మరియు N2 N1 విలువ 110 కాబట్టి ఇది నిజానికి 2 ఆంపియర్ ఇది చాలా సులభం ఇప్పుడు తదుపరిది నో లోడ్ ఫాజర్ రేఖాచిత్రం చూద్దాము ఇప్పుడు కోర్ ఫ్లక్స్ వాస్తవానికి లోడ్ లేని ఫాజర్ రేఖాచిత్రం నేను ప్రారంభంలో చూపించిన విధంగా ట్రాన్స్ఫార్మర్లోని ప్రాధమిక మరియు ద్వితీయ వైండింగ్లకు కోర్ ఫ్లక్స్ ఉమ్మడి గా ఉంటుంది మరియు దీనిని రిఫరెన్స్ ఫాజర్ రేఖాచిత్రంగా పరిగణిస్తారు ఉదాహరణకు ఫాజర్ రేఖాచిత్రంలో ఇది ఫ్లక్స్ ∅ ∅m sin ω t కాబట్టి సైనూసోయిడల్ వైవిధ్యం అని పరిగణించండి ఇది ∅m sin ω t ఇది ఫ్లక్స్ మరియు ∅ ను రిఫరెన్స్ గా పరిగణించండి ఇప్పుడు I0 సమానంగా చిన్న నో లోడ్ కరెంట్ కు సమానంగా ఉంటుంది మరియు నష్టం విస్మరించబడుతుంది కాబట్టి ప్రాధమిక వైండింగ్ అప్పుడు స్వచ్ఛమైన ప్రేరకంగా ఉంటుంది ఎందుకంటే ప్రాధమిక వైండింగ్కు ప్రత్యామ్నాయ సరఫరాను ఇస్తున్నారు కాబట్టి అది నష్టాలు నిర్లక్ష్యం చేయబడితే అది స్వచ్ఛమైన ప్రేరకంగా పనిచేస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది ఎప్పుడూ చెప్పినట్లుగా లెంజ్ నియమం ప్రకారం E1 ప్రాధమిక వైండింగ్ లో ఇది N1 అని తెలుసు d ∅ dt లెంజ్ నియమం కారణంగా ఈ గుర్తు వస్తుంది కాబట్టి ఇది E1 N1 d ∅ dt ఇప్పుడు ∅ ∅m sin ω t తెలుసు కాబట్టి దాని యొక్క అవకలనం తీసుకుంటే E1 N1 తరువాత ∅m తరువాత ω తరువాత cosine ω t గా ఈ విలువ లభిస్తుంది కాబట్టి ఈ విలువ N1 ∅m cos t గా వ్రాయవచ్చు కాబట్టి sin 90 o ω t అని వ్రాయవచ్చు మరియు ఇది గుర్తు ఇక్కడ ఉంది ఈ గుర్తు ఇక్కడ ఉంది గుర్తు ను లోపలకి పరిగణించండి అప్పుడు E1 N1 తరువాత ∅m తరువాత ω తరువాత sin ω t 90o ను రాయండి కాబట్టి sin ω t 90o అంటే మొత్తం విలువ E1 అవుతుంది అంటే ∅ ను రిఫరెన్స్ గా పరిగణిస్తే అది sin ω t మరియు నష్టం ను పరిగణించడం లేదు అందువల్ల నో లోడ్ కరెంట్ I0 కూడా ఫ్లక్స్కి ఫేజ్ లో ఉంటుంది ఫ్లక్స్ నుండి మరియు నష్టం పూర్తిగా విస్మరిస్తే నష్టాన్ని విస్మరిస్తే I0 విలువ వాస్తవానికి V1 90o వెనుకబడి ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో I0 విలువ ∅ తో ఒకే ఫేజ్ లో ఉంటుంది మరియు నిరోధకత విస్మరించబడినది కాబట్టి సాధారణంగా I0 వోల్టేజ్ V1 నుండి 90 o వెనుకబడి ఉంటుంది ఎందుకంటే ప్రాధమిక వైండింగ్ స్వచ్ఛమైన ప్రేరకంగా పనిచేస్తుంది మరియు మాగ్నెటైజింగ్ రియాక్టన్స్ xm పరిగణిస్తే I0 పూర్తిగా నష్టం పూర్తిగా విస్మరించబడిందని అర్థం అప్పుడు ఈ I0 మరియు ∅ రెండూ ఫేజ్ లో ఉన్నాయి మరియు V1 కోణం 90o తో వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో E1 విలువ ω t 90o వస్తుంది మరియు అంటే ∅ ∅m sin ω t మరియు ఇక్కడ అది sin ω t 90 o అంటే నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి V1 విలువ ∅నుండి 90o లాగింగ్ లో ఉంటుంది కాబట్టి ఇది E1 ఇది నా E1 ప్రాధమిక ప్రేరిత emf అదేవిధంగా E2 కూడా అదేవిధంగా అవుతుంది E2 కూడా వెనుకబడి ఉంటుంది మరియు E2 V2 ఎందుకంటే ఆదర్శవంతమైన ట్రాన్స్ఫార్మర్ను పరిశీలిస్తున్నాము కాబట్టి ఇది ద్వితీయ ప్రేరేపితమైనది రెండూ ఇలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు లెంజ్ నియమం ప్రకారం సరఫరా వోల్టేజ్ మార్పును వ్యతిరేకిస్తుంది కాబట్టి లెంజ్ నియమం ఇది వాస్తవానికి V1 E1 కాబట్టి ఒక E1 మరియు d ψ dt అంటే V1 సాధారణంగా N1 వద్ద ఉంటుంది d ψ dt ఎందుకంటే E1 N1 d dt కాబట్టి ఇది N d ψ d t అవుతుంది అందువల్ల V1 N1 ∅ ∅m sin ω t అవకలనం తీసుకుంటే అది N1 తరువాత ∅m తరువాత ω తరువాత cos ωt అవుతుంది ఆ విలువను V1 అని అంటారు కాబట్టి ఈ cos ωt ను ఇలా రాస్తే దీనిని తప్పుగా అర్ధం చేసుకోవద్దు నేను V1 N1 తరువాత ∅m చదవగలుగుతారు అనే నమ్మకం తో వ్రాస్తున్నాను అప్పుడు ω మరియు ఇది cos ω t సాధారణంగా sin 90 o ω t మరొక విధంగా sin 90 o ω t అని వ్రాయవచ్చు అంటే sin ω t 90 o అది V1 అని వ్రాయవచ్చు అంటే ఇది ∅ ∅m sin ω t అంటే ఈ V1 వాస్తవానికి ఈ ∅ కు 90o ముందుంటుంది అప్పుడు V1 E1 అవుతుంది కాబట్టి ఇది E2 ఇది E1 మరియు ఇది V1 E1 కాబట్టి అప్పుడు E1 ప్రాధమిక ప్రేరిత emf మరియు E2 అనేది E2 V2 ద్వితీయ ప్రేరిత emf కాబట్టి ఇది వాస్తవానికి V1 E1 కాబట్టి ప్రాథమికంగా I0 ఫేజ్ లో నష్టాన్ని విస్మరిస్తే ఫ్లక్స్ ∅ ఫేజ్ లో ఉంటుంది ∅ రిఫరెన్స్ గా తీసుకోబడింది కాబట్టి దానిని శుభ్రం చేద్దాం అందువల్ల I0 ఫ్లక్స్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు అదే ఫేజ్ లో ఫ్లక్స్ ను ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు ప్రాధమిక ప్రేరిత emf E1 లెంజ్ నియమం ప్రకారం V1 కి దశ వ్యతిరేక దిశ లో ఉంటుంది మరియు V1 తో 180o దిశలో చూపబడింది కాబట్టి ఇది V1 మరియు ఇది V1 E1 కాబట్టి 180o అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటుంది కాబట్టి ఇది లెంజ్ నియమం మరియు ఈ ఫెరడేస్ నియమం ఈ విషయాలన్నీ హై సెకండరీ ఫిజిక్స్ లో అధ్యయనం చేశారు కాబట్టి నష్టాలను పరిగణనలోకి తీసుకోనప్పుడు ఇది ఫాజర్ రేఖాచిత్రం ఇప్పుడు సాధారణంగా ట్రాన్స్ఫార్మర్లో ఏమి జరుగుతుంది కోర్ యొక్క తాపన జరుగుతుంది ఎందుకంటే హిస్టెరిసిస్ మరియు ఎడ్డీ ప్రవాహాల వల్ల శక్తి నష్టాలు కోర్లో కనిపిస్తాయి కాబట్టి ఆ నష్టం యొక్క భాగం ఉంటుంది కాబట్టి నష్ట భాగాన్ని పరిశీలిస్తే I0 వాస్తవానికి V1 నుండి ఖచ్చితం గా 90o వెనుకబడి ఉండదు లేదా ∅1 తో ఖచ్చితం గా ఫేజ్ లో ఉండదు I0 కొంత కోణం వెనుకబడి ఉంటుంది కాబట్టి అందువల్ల ఈ సందర్భంలో ఈ విషయం జరిగినప్పుడు ఏమి జరుగుతుంది ఈ I0 వాస్తవానికి ఫేజ్ లో సరిగ్గా లేదు ఎందుకంటే ఇది కోర్ నష్టం కలిగి ఉంటుంది ఇది ఎడ్డీ కరెంట్ మరియు హిస్టెరిసిస్ నష్టం కలిగి ఉంటుంది కాబట్టి ఇది V1 E1 సరే కానీ ఈ I0 వాస్తవానికి V1 నుండి∅0 కోణం వెనుకబడి ఉంది కాబట్టి ఈ కోణం ∅0 మరియు ఈ ∅ వెంట ఉన్న భాగం ఏమిటంటే Im I0 sin ∅ ఈ భాగం నో లోడ్ ఫ్లక్స్ ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహిస్తుంది ఎందుకంటే ఇది ∅0 కాబట్టి ఇది cos 90 అంటే I0 ను Im I0 అంటారు అది cos 90 ∅0 అవుతుంది కాబట్టి ఈ విలువ Im I0 sin ∅0 మరియు ఈ Ic విలువ I0 cos ∅0 గా అవుతుంది కాబట్టి వాస్తవానికి ఈ భాగం ప్రాథమికంగా ఇది కోర్ నష్టం లేదా ఇనుము నష్టాన్ని ఇస్తుంది మరియు నో లోడ్ కండిషన్ కాబట్టి మొత్తం కోర్ నష్టాలు ప్రాథమికంగా ఇనుము నష్టం ఇది హిస్టెరిసిస్ మరియు ఎడ్డీ కరెంట్ నష్టాలు కాబట్టి I0 విలువ ∅ తో ఖచ్చితమైన ఫేజ్ లో లేదు కానీ ఈ కోణం వాస్తవానికి ఈ కోణం ∅0 వాస్తవానికి చాలా పెద్దది కాబట్టి అది మొత్తం కోర్ నష్టం అవుతుంది మొత్తం కోర్ నష్టం ఇనుము నష్టం V1 I0 cos ∅0 మరియు ఇది మరియు ఈ I0 cos ∅0 అది Ic వాస్తవానికి I0 cos ∅0 అంటే ఈ భాగం అంటే I0 cos ∅0 వాస్తవానికి Ic అంటే V1 Ic అంటే మొత్తం కోర్ నష్టం లేదా ఇనుము నష్టం కాబట్టి ఇది ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ కోసం నో లోడ్ ఫాజర్ రేఖాచిత్రం ఇప్పుడు కరెంట్ ప్రవహిస్తే నష్టాలు సంభవిస్తాయి నష్టాల ని పరిగణిస్తే I0 రెండు భాగాలను కలిగి ఉంటుంది నేను మాగ్నెటైజింగ్ కాంపోనెంట్ అని పరిగణిస్తాను మరియు Ic కోర్ లాస్ కాంపోనెంట్స్ ఈ మాగ్నెటైజింగ్ కాంపోనెంట్ ఎటువంటి లోడ్ లేకుండా ఫ్లక్స్ ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది కాబట్టి కోర్ లాస్ కాంపోనెంట్ అయిన ఎడ్డీ కరెంట్ లాస్ ప్రాథమికంగా ఎడ్డీ కరెంట్ మరియు హిస్టెరిసిస్ నష్టాలను సరఫరా చేస్తుంది మాగ్నెటిక్ సర్క్యూట్లో ఈ ఎడ్డీ కరెంట్ మరియు హిస్టెరిసిస్ ఆ సూత్రాలను ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఈ సమస్య కోసం 2400400 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ ఇది ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకంటే ఇది ప్రాధమిక వైపు 2400 మరియు సెకండరీ వైపు 400 వోల్ట్లు ఉంది కాబట్టి ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ N1 N2 వాస్తవానికి 6 అది V1 V2 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క నో లోడ్ కరెంట్ 0 5 ఆంపియర్ మరియు కోర్ లాస్ 400 వాట్ అంటే కోర్ లాస్ అంటే V1 I0 cos ∅0 అంటే కోర్ లాస్ 400 వాట్ ఇవ్వబడుతుంది నో లోడ్ కరెంట్ యొక్క మాగ్నెటైజింగ్ మరియు కోర్ లాస్ భాగం యొక్క విలువను నిర్ణయించండి మరియు ఫాజర్ రేఖాచిత్రాన్ని గీయండి దీనిని మళ్ళీ చూద్దాము కాబట్టి దీనికి V1 2400 వోల్ట్ V2 విలువ 400 వోల్ట్ I0 విలువ 0 5 ఆంపియర్ ఇవ్వబడుతుంది కాబట్టి ఇనుము నష్టం అయిన కోర్ నష్టం 400 వాట్ కూడా ఇవ్వబడుతుంది కాబట్టి V1 I0 cos ∅0 400 వాట్ అంటే అది 2400 0 5 cos ∅0 400 అవుతుంది కాబట్టి cos ∅0 13 ∅0 70 ఇప్పుడు మాగ్నెటైజింగ్ కరెంట్ I m విలువ I0 sin ∅0 అవుతుంది కాబట్టి 0 471 ఆంపియర్ ఎందుకంటే ∅0 70 5o మరియు కోర్ లాస్ కాంపోనెంట్ Ic విలువ I0 sin ∅0 అది 0 167 ఆంపియర్ అవుతుంది మరియు ఫాజర్ విషయం లో వ్రాస్తే ఈ కరెంట్ వెనుకబడి ఉంటుంది కాబట్టి I0 వాస్తవానికి Ic j Im 167 మరియు j 0 471 అవుతుంది V1 ను రిఫరెన్స్గా తీసుకుంటే ఈ కరెంట్ వాస్తవానికి వోల్టేజ్ నుండి వెనుకబడి ఉంటుంది కాబట్టి ఇది గుర్తు అవుతుంది ఇది రియల్ పార్ట్ మరియు ఇది ఇమాజినరీ పార్ట్ ఇది కోర్ లాస్ కాంపోనెంట్ కరెంట్ మరియు ఇది ఇమాజినరీ పార్ట్ ఇది కరెంట్ యొక్క మాగ్నెటైజింగ్ భాగం అని అంటారు కాబట్టి ఇప్పుడు ఇది ఫాజర్ రేఖాచిత్రం ఇది V1 మరియు ఇది E2 400 వోల్ట్లు E1 కూడా ఇక్కడ ఉంది మరియు ఈ కోణం 70 5o మరియు ఇది ఈ భాగం Ic మరియు ఈ భాగం Im మరియు ఇది ఫలితంగా కరెంట్ I0 కాబట్టి ఇది చాలా సులభం మరియు ఇది ∅ రిఫరెన్స్ ఫాజర్ మరియు E1 ఇక్కడ ఇవ్వబడింది E1 ఇక్కడ 2400 గా ఇవ్వబడింది ఎందుకంటే ఇది సమతుల్య ఆదర్శ కేసుగా ఉండాలి కనుక ఇది సమతుల్యతను కలిగి ఉండాలి ఇది ఇక్కడ 2400 వోల్ట్ ఇక్కడ కూడా ఇది 2400 వోల్ట్లను చూపుతోంది ఇప్పుడు సాధారణంగా నేను ఇచ్చిన మాగ్నెటిక్ సర్క్యూట్లో ఈ రెండు సమీకరణాలు EMF సమీకరణం నేను ఇచ్చాను E1 4 44 f ∅m N1 వోల్ట్ మరియు ద్వితీయ వైపు కూడా 4 44 f ∅m N2 వోల్ట్లు కాబట్టి N1 N2 టర్న్స్ తేడా లేదా భిన్నమైనవి కానీ సమీకరణాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఈ emf సమీకరణం వాస్తవానికి నేను ఇచ్చిన మాగ్నెటిక్ సర్క్యూట్లో ఇవ్వబడింది మరియు rms విలువను తీసుకుంటే మాగ్నెటిక్ సర్క్యూట్లో 2తో భాగించాలి ఇక్కడ ప్రతీది చేయబడింది కాబట్టి ఇప్పుడు ఈ ఉదాహరణను సింగిల్ ఫేజ్ 5001000 వోల్ట్ 50 హెర్ట్జ్ తీసుకుంటే అది కూడా ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది ఎందుకంటే సెకండరీ వైపు వోల్టేజ్ తగ్గుతోంది గరిష్ట కోర్ ఫ్లక్స్ సాంద్రత 1 5 వెబర్ మీటర్ 2 మరియు ప్రభావవంతమైన కోర్ క్రాస్ సెక్షనల్ వైశాల్యం 50 సెంటీమీటర్2 N1 మరియు N2 లను లెక్కించండి చాలా సులభమైనది మాగ్నెటిక్ సర్క్యూట్లో ఫ్లక్స్ B A B అనేది ఫ్లక్స్ సాంద్రత మరియు A అనేది సెక్షనల్ వైశాల్యం కాబట్టి B విలువ 1 5 వెబర్ మీటర్ 2 మరియు A విలువ 50 సెంటీమీటర్ 2 కాబట్టి 50 10 4 మీటర్ 2 కాబట్టి ∅ m 1 5 ఈ వైశాల్యం 75 10 4 వెబెర్ కాబట్టి E1 4 44 ∅m N1 తెలుసు అందువల్ల N1 విలువ E1 4 44 f ∅m గా ఉంటుంది అది 500 ప్రత్యామ్నాయంగా ఇందులో ప్రతిక్షేపించండి మరియు అది కూడా పేర్కొనకపోతే అది ప్రస్తావించకపోయినా సాధారణంగా ఇది 50 హెర్ట్జ్ వ్యవస్థ f 50 హెర్ట్జ్ కాబట్టి అది f 50 హెర్ట్జ్ తీసుకోవాలి మరియు ఇది ∅m విలువ N1 300 లభిస్తుంది అదేవిధంగా N2 E2 4 44 f ∅m అంటే 100 4 44 50 హెర్ట్జ్ f విలువ 50 హెర్ట్జ్ మరియు ఈ విలువ 60 గా లభిస్తుంది కాబట్టి ప్రాథమికంగా N1 300 మరియు N2 60 ఉపయోగించకుండా వోల్టేజ్ నిష్పత్తి V1 V2ఇవ్వబడుతుంది ఇది V1 V2 N1 N2 మరియు ఇది వాస్తవానికి 500 100 వాస్తవానికి 5 అవుతుంది కాబట్టి N1 విలువ 300 లభించింది కాబట్టి N2 3005 ఇక్కడ నుండి కూడా N2 60 లభిస్తుంది కాబట్టి N2 60 అవుతుంది ధన్యవాదాలు